ముఖ్యంగా మనం సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించే ప్రధాన క్వరీ ఏమిటంటే మంచి డేటాబేస్ను ఎలా డిజైన్ చేయాలి ఇప్పుడు మంచి డేటాబేస్ అంటే విభిన్న అర్థాలు ఉండవచ్చు మరియు సమాధానం అనధికారికంగా లేదా అధికారికంగా ఇవ్వబడుతుంది అనధికారికంగా ప్రతి రిలేషన్ లేదా స్కీమా ఒక నిర్దిష్ట ఎంటిటి ను సూచించినప్పుడు డేటాబేస్ బాగుందని మనం చెప్పగలం ఉదాహరణకు విద్యార్థి ఒక రకమైన ఎంటిటీ కాబట్టి విద్యార్థికి రిలేషన్ ఉంది ఫ్యాకల్టీ మెంబర్ మరొక రకమైన ఎంటిటీ కాబట్టి ఫ్యాకల్టీ మెంబర్ కోసం మరొక ఎంటిటీ ఉంది కోర్సు మొదలైన వాటికి రిలేషన్ ఉంది మొదలైనవి అప్పుడు స్పూరియస్ టపుల్ లేదని కూడా మనం చెప్పగలం అంటే ఏమీ అర్థం లేని విలువలు కలిగిన టపుల్ లేదు కాబట్టి చాలా తక్కువ లేదా దాదాపుగా రిడెండెన్సీ లేదు అప్పుడు null విలువలు సాధ్యమైనంతవరకు మొత్తం డేటాబేస్ స్కీమాలో మినిమైజ్ చేయబడతాయని మనం చెప్పగలం null విలువలు వాస్తవానికి మిస్ అయిన లేదా తెలియని విలువలను సూచిస్తాయి మరియు అది అర్ధవంతం కాదు కాబట్టి తక్కువ సంఖ్యలో null విలువలు ఉంటే మంచిది ఆపై ఎలాంటి మోడిఫికేషన్స్ అనామలీస్ ఉండకూడదు కాబట్టి ఇది ఇందులో ఒక ముఖ్యమైన భాగం కాబట్టి ఇది మనం సవరణ క్రమరాహిత్యాన్ని కొంచెం వివరంగా పరిశీలిస్తాము అయితే ఇది ఏమిటో సమాధానం చెప్పే ఇన్ఫార్మల్ మార్గం ఇది మనం చేసేది ఏమిటంటే ఈ మోడిఫికేషన్ అనామలీ భాగాన్ని ముందుగా పరిష్కరించ డానికి ప్రయత్నిస్తాము ఇది మోడిఫికేషన్ అనామలీ మరియు దాని అర్థం ఏమిటో వివరిస్తాను ఉదాహరణకు ఒక నిర్దిష్ట స్కీమాతో ప్రారంభిద్దాం స్కీమా employee id అని పరిగణించండి అప్పుడు employee name ఉంది అప్పుడు project id మరియు project name ఉంటుంది ముఖ్యంగా ఈ స్కీమా యొక్క ఆలోచన ఏమిటంటే ఒక నిర్దిష్ట పేరుతో ఒక ఎంప్లాయ్ ఉన్నారని అతను ప్రాజెక్ట్ పేరుతో ఒక నిర్దిష్ట ప్రాజెక్ట్ ఐడిలో పని చేస్తున్న్నాడని పరిగణించండి ఇప్పుడు ఇది ఎంప్లాయ్ మరియు ప్రాజెక్ట్ కోసం మంచి స్కీమా కింది కారణాల వల్ల అది కాదు కాబట్టి మొదటిది మోడిఫికేషన్ అనామలీ ఒక నిర్దిష్ట ప్రాజెక్ట్ యొక్క ప్రాజెక్ట్ పేరు మార్చబడిందని అనుకుందాం అంటే ప్రతి ఎంప్లాయ్ ఐడి ఇది ఒక టూపుల్ ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి ఎంప్లాయ్ ఐడి వెళ్లి దాన్ని మారుస్తుంది ఇది ప్రాజెక్ట్ నేమ్ అట్ట్రిబ్యూట్ మారుస్తుంది ఇది చాలా మార్పులు ప్రాజెక్ట్ పేరు మార్చబడినప్పటికీ డేటాబేస్లో చాలా మార్పులు ఉన్నాయి ఇది చేయడం మంచి పద్ధతి కాదు అప్పుడు తదుపరిది ఇన్సర్షన్ అనామలీ కాబట్టి మొదటిది అప్డేట్ అనామలీ ఇది ఇన్సర్షన్ అనామలీ కాబట్టి ఇప్పుడు ఒక ఎంప్లాయ్ ని రిలేషన్ లోకి ఇన్సర్ట్ చేసిన వెంటనే ఎంప్లాయ్ కి సంబంధిత ప్రాజెక్ట్ ఉండాలి లేకుంటే ఈ కాలమ్ null అవుతుంది మరియు మనం చెప్పినట్లుగా నల్ కు నిజంగా ప్రాధాన్యత ఇవ్వబడదు మరొక మార్గం కూడా నిజం అవుతుంది ప్రాజెక్ట్ ప్రవేశపెట్టినప్పుడల్లా దానికి కొంతమంది సంబంధిత ఉద్యోగులు ఉండాలి లేకుంటే ఈ కాలమ్ శూన్యమవుతుంది మరియు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు అప్పటికే ఉద్యోగులు కేటాయించ బడకపోవచ్చు లేదా ఒక ఎంప్లాయ్ ఒక సంస్థకు వచ్చినప్పుడు అతను లేదా ఆమె ఇప్పటికే ఏదో ఒక ప్రాజెక్ట్కు కేటాయించబడవచ్చు ఇవి సంభవించే కొన్ని ఇన్సర్షన్ అనామలీస్ ఆపై మూడవది ఇది డిలీషన్ అనామలీ ఇప్పుడు ఒక నిర్దిష్ట ప్రాజెక్ట్ తొలగించడానికి ప్రయత్నించబడుతుందని అనుకుందాం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ తొలగించబడిన వెంటనే దీని కోసం ఆ ప్రాజెక్ట్లో ఉన్న ఎంప్లాయ్ ఈ రెండు సంబంధిత ఫీల్డ్లు నల్ గా మారతాయి మరియు డిలీషన్ అల్గోరిథం ఈ ప్రత్యేక టపుల్ వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి employee id మరియు employee name కూడా తొలగించబడ వచ్చు అవి మోడిఫికేషన్ అనామలీ తో సమస్యలు అప్పుడు మనం నిర్వహించే తదుపరి రకం డీకంపోజిషన్ ఒక స్కీమా డీకంపోజ్ చేసినప్పుడు లేదా ఒక రిలేషన్ను డీకంపోజ్ చేసినప్పుడు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి కాబట్టి డీకంపోజిషన్ చేసినప్పుడు డీకంపోజిషన్ ను ముఖ్యమైన ప్రాపర్టీ లాస్లెస్నెస్ అని అంటారు ఇది ఏమిటో నేను ఒక ఉదాహరణతో వివరిస్తాను ఇక్కడ ఒక పర్టికులర్ స్కీమా ఉంది అనుకుందాం దీని అర్ధం ఏమిటంటే ఒక id తో ఉన్న ఒక నిర్దిష్ట ఎంప్లాయ్ ఉన్నారని అనుకోండి id 1 అనుకుందాం దీని పేరు A మరియు ఎప్పుడు జన్మించాడంటే 81 అని పరిగణించండి ఆపై అదే పేరుతో మరొక వ్యక్తి ఐడి 2 తో ఉంది మరియు అతను 83 వ సంవత్సరంలో జన్మించాడు ఇప్పుడు ఏమి జరిగుతందంటే పేరు క్లాష్ అవుతుంది ఇప్పుడు మనం ఈ రిలేషన్ ను ఐడి నేమ్ మరియు నేమ్ పుట్టిన సంవత్సరం అనే రెండు రిలేషన్లుగా డీకంపోజ్ చేస్తాము కాబట్టి మనం డీకంపోజ్ చేసినప్పుడు ఏమి జరుగుతుందంటే డీకంపోజిషన్ అంటే ఇదే గమనించండి ఇప్పటి వరకు ఈ డీకంపోజిషన్ సరైనది అనిపిస్తుంది ఎందుకంటే సమాచారం అంతా సరైనదే నిజానికి 1 A ఒక ఎంప్లాయ్ 2 A కూడా ఎంప్లాయ్ మరియు అప్పుడు ఎంప్లాయ్ A దీని పేరు A పుట్టిన సంవత్సరం 81 అలాగే పుట్టిన సంవత్సరం 83 ఉన్నాయి కానీ సమస్య ఏమిటంటే డీకంపోజిషన్ సంతృప్తి పరచాలి అవి జాయిన్ చేసినప్పుడు అవి అసలు పట్టికను తిరిగి ఇవ్వాలి అయితే జాయిన్ ఈ విషయంలో ఈ తప్పుడు సమాచారాన్ని ప్రొడ్యూస్ చేసింది కాబట్టి జాయిన్ కింది విషయాలను ప్రొడ్యూస్ చేస్తుంది ఇది మళ్లీ id name మరియు yob కానీ అది ప్రొడ్యూస్ చేస్తుంది మీరు నాచురల్ జాయిన్ అయినప్పటికీ నేను name తో ఒక నాచురల్ జాయిన్ను పరిగణిస్తున్నాను కాబట్టి అది 1 A 81 ప్రొడ్యూస్ చేస్తుంది ఇది 1 A 83 ను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అదేవిధంగా 2 A 81 మరియు 2 A 83 ను ప్రొడ్యూస్ చేస్తుంది ఇప్పుడు రెండు స్పూరియస్ టపుల్స్ ఉన్నాయని మీరు చూడవచ్చు ఇవి స్పూరియస్ టపుల్స్ 1 A 83 2 A 81 ఇవి స్పూరియస్ టపుల్స్ ఈ టపుల్స్లో డీకంపోజిషన్ సరిగ్గా జరగనందున మరియు ఫలితంగా జాయిన్ సరైనది కానందున ఇవి ఏర్పడ్డాయి కాబట్టి ఈ డీకంపోజిషన్ ఒక లాస్సీ డీకంపోజిషన్ ఎందుకంటే ఈ డీకంపోజిషన్ కొంత ఇన్ఫర్మేషన్ ను కోల్పోతుంది ఇది తప్పనిసరిగా లాస్లెస్నెస్ యొక్క ఈ అతి ముఖ్యమైన ప్రాపర్టీ ని ఉల్లంఘిస్తుంది డేటాబేస్ డీకంపోజిషన్ నష్టం లేని విధంగా ఉండాలని మనం కోరుకుంటున్నాము ఈ రెండు విషయాలను స్పూరియస్ టపుల్స్ అంటారు స్పూరియస్ టపుల్స్ లేని డిజైన్ కోసం మనం తప్పక ప్రయత్నించాలి ఇది ముఖ్యం దీనిని స్పూరియస్ టపుల్స్ అంటారు నార్మలైజేషన్ థియరీ నిజానికి అధికారిక పద్ధతిలో మంచి డేటాబేస్ని ఎలా డిజైన్ చేయాలో చెప్పడానికి ప్రయత్నిస్తుంది మోడిఫికేషన్ అనామోలీ లాస్లెస్ డీకంపోజిషన్ మొదలైన ఈ సమస్యలను నిర్వహించడానికి ఇది ప్రయత్నిస్తుంది దాని కోసం మనం నార్మలైజేషన్ థియరీ లోకి వెళ్లే ముందు మనకు ఫంక్షనల్ డిపెండెన్సీలు అనే భావన అవసరం కాబట్టి మనం ఫంక్షనల్ డిపెండెన్సీలను నిర్వచిస్తాము ఇది నార్మలైజేషన్ యొక్క అన్ని నిర్వచనాలలో ఉపయోగించ బడుతుంది లేదా మనం కొన్నిసార్లు FD అనే సంక్షిప్తీకరణను ఉపయోగిస్తాము కాబట్టి ఒక ఫంక్షనల్ డిపెండెన్సీలు రిలేషన్ నుండి తీసుకోబడిన కంస్ట్రయిన్ట్స్ X క్రియాత్మకంగా Y ని నిర్ణయిస్తుందని మనం చెప్పాము X మరియు Y అనేది ఒక నిర్దిష్ట రిలేషన్ లోని అట్ట్రిబ్యూట్ సెట్ ఇది నొటేషన్ X విలువ ప్రత్యేకంగా Y విలువను నిర్ణయిస్తుంది మరియు నిర్వచనం ఎక్కడ నుండి వస్తుందో మీరు చూడవచ్చు ఇది తప్పనిసరిగా X అనేది కాండిడేట్ కీ లేదా రిలేషన్ యొక్క సూపర్ కీ అనుకుందాం అప్పుడు X యొక్క ప్రత్యేక విలువ మొత్తం టపుల్ను నిర్ణయిస్తుంది కాబట్టి Y ఏ ఇతర అట్ట్రిబ్యూట్ అయినా కావచ్చు ఇక్కడ అర్థం ఏమిటంటే మరోసారి ఫంక్షనల్ డీకంపోజిషన్ ఏమిటంటే X క్రియాత్మకంగా Y ని నిర్ణయిస్తుంది అని పరిగణిస్తే అంటే X విలువ మీకు తెలిస్తే Y విలువ స్థిరంగా ఉంటుంది మరియు అది ప్రత్యేక విలువ మరొక ఫార్మల్ మార్గం ఏమిటంటే రెండు టపుల్స్ కోసం t1 X ఎందుకంటే ఈ X విలువ ప్రత్యేకంగా నిర్ణయిస్తుంది ఇది t1 యొక్క Y విలువ t2 యొక్క Y విలువకు సమానంగా ఉండాలని సూచిస్తుంది గమనించండి ఇది వాస్తవానికి మరొక విధంగా కాదు స్టూడెంట్ డేటాబేస్లో ఒక ఉదాహరణ రోల్ నంబర్ కావచ్చు కనుక ఇది పేరును క్రియాత్మకంగా నిర్ణయిస్తుంది కాబట్టి ఒక విద్యార్థి యొక్క రోల్ నంబర్ తెలిస్తే పేరు ప్రత్యేకంగా నిర్ణయించబడుతుంది అది విషయం మరియు ఒక ఫంక్షనల్ FD ని అల్పమైనది అంటారు Y అనేది X యొక్క ఉపసమితి అయితే దీనిని ట్రివియల్ అంటారు X అనేది X యొక్క ప్రత్యేకమైన పేరు అయితే Y అనేది ప్రత్యేకమైనది కనుక ఇది ఒక ఉపసమితి దీనిని ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు ఇది ఒక ముఖ్యమైన భాగం మనం చెప్పినట్లుగా స్టూడెంట్ కీ రిలేషన్ లోని ప్రతి ఇతర అట్ట్రిబ్యూట్ లను క్రియాత్మకంగా నిర్ణయిస్తుంది కాబట్టి ఇది విషయం కాబట్టి ఫంక్షనల్ డిపెండెన్సీలు మరియు అవి కలిసి నిర్వచించే కీలు డేటాబేస్ యొక్క నార్మల్ ఫార్మ్స్ అని పిలువబడతాయి ఈ నార్మల్ ఫార్మ్స్ ను మనం తదుపరి మరింత వివరంగా చూడబోతున్నాం కాబట్టి ఇవి నార్మల్ ఫార్మ్స్ ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ మరియు కీలు ఫంక్షనల్ డిపెండెన్సీలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి ముందు మనం ఫంక్షనల్ డిపెండెన్సీ గురించి కొన్ని సిద్ధాంతాలను పరిశీలిస్తాము వీటిని ఆర్మ్స్ట్రాంగ్ సిద్ధాంతాలు అంటారు కాబట్టి ఇవి సిద్ధాంతాలు అని గమనించండి దీనిని నిరూపించలేము మొదలైనవి వీటిని కొన్నిసార్లు ఆర్మ్స్ట్రాంగ్ సిద్ధాంతాలు లేదా ఆర్మ్స్ట్రాంగ్ అనుమితి నియమాలు అని పిలుస్తారు మరియు అలాంటి మూడు సిద్ధాంతాలు ఉన్నాయి మొదటిది రిఫ్లెక్సివ్ ఇది తప్పనిసరిగా ట్రివియల్ విషయం యొక్క నిర్వచనం Y అనేది X యొక్క ఉపసమితి అయితే X క్రియాత్మకంగా Y ని నిర్ణయిస్తుంది తదుపరిది ఆగ్మెంటేషన్ అంటారు కాబట్టి X క్రియాత్మకంగా Y ని నిర్ణయిస్తే XZ క్రియాత్మకంగా YZ ని నిర్ణయిస్తుంది కాబట్టి ముఖ్యంగా X అనేది మరొక ఆట్రిబ్యూట్ Z తో ఆగ్మెంటేడ్ అవుతుంది ఎడమ వైపు ఆగ్మెంటేడ్ అయినట్లయితే అప్పుడు కుడి వైపు ఆగ్మెంటేడ్ అవుతుంది మరియు మూడవదాన్ని ట్రాన్సిటివ్ అంటారు కాబట్టి X అనేది Y ని మరియు Y అనేది Z ని నిర్ణయిస్తే X అనేది Z ని నిర్ణయిస్తుంది మళ్ళీ ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం కాదు కాబట్టి X విలువ మనకు తెలిస్తే Y విలువ ప్రత్యేకమైనది మరియు Y యొక్క ప్రత్యేక విలువ మీకు తెలిస్తే మళ్లీ Z విలువ ప్రత్యేకమైనది కాబట్టి X తెలుసుకుంటే Z యొక్క ప్రత్యేక విలువను నిర్ణయిస్తుందని మీరు చెప్పవచ్చు ఇప్పుడు ఈ నియమాలు శక్తివంతమైనవి మరియు సంపూర్ణమైనవి దీని నుండి తీసుకోబడినవి ఏవైనా ఇతర నియమాలు కూడా కలిగి ఉంటాయి మరియు దీని నుండి మరే ఇతర నియమం ఉండదు అని పూర్తి అర్ధం కాబట్టి ప్రతి ఇతర నియమం వీటన్నిటి నుండి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అప్లికేషన్ల నుండి పొందవచ్చు కొన్ని ఇతర నియమాలు ఉన్నాయి అవి ఉపయోగకరంగా ఉంటాయి కానీ వాస్తవానికి అవసరం లేదు ఎందుకంటే అవి పై మూడు నియమాల నుండి ఊహించబడతాయి అయితే అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి మొదటిదాన్ని డీకంపోజిషన్ అంటారు కాబట్టి X అనేది YZ ని నిర్ణయిస్తే YZ అంటే అది ఒక అట్ట్రిబ్యూట్ సెట్ ఇది Y మరియు Z లతో ఏర్పడుతుంది అప్పుడు X అనేది Y ని నిర్ణయిస్తుంది మరియు X అనేది Z ని నిర్ణయిస్తుంది కాబట్టి X అనేది Y మరియు Z విలువలను రెండింటిని నిర్ణయిస్తేఅప్పుడు X అనేది ఇండివిడ్యువల్ గా Y ని నిర్ణయిస్తుంది మరియు ని నిర్ణయిస్తుంది ఐదవది యూనియన్ అని అంటారు అంటే X అనేది Y ని మరియు X అనేదిZ ని నిర్ణయిస్తే X అనేది YZ ని నిర్ణయిస్తుంది మళ్ళీ దీనిని అర్థం చేసుకోవడం సులభం X తెలిస్తే Y యొక్క ప్రత్యేక విలువ తెలుసుకోవచ్చు మరియు X తెలిస్తే Z యొక్క ప్రత్యేక విలువతెలుసుకోవచ్చు X తెలిస్తే Y మరియు Z ల కలయిక యొక్క ప్రత్యేక విలువ తెలుసుకోవచ్చు ఇది తప్పనిసరిగా కలయిక అంటే ఇది కేవలం ఒక అట్ట్రిబ్యూట్స్ కలయిక మరియు చివరిది సూడో ట్రాన్సిటివిటీ X అనేది Y ని మరియు WY అనేది Z ని నిర్ణయిస్తే WX అనేది Z ని కూడా నిర్ణయిస్తుందని చెప్పవచ్చు మళ్లీ గుర్తించడం చాలా కష్టం కాదు ఎందుకంటే X యొక్క ప్రతి ప్రత్యేక విలువకు Y కి ఒక ప్రత్యేక విలువ ఉంటుంది మరియు Y ని X ద్వారా భర్తీ చేస్తే అదే ఫంక్షనల్ డిపెండెన్సీ ద్వారా వెళుతుంది కాబట్టి ఇది ఫంక్షనల్ డిపెండెన్సీ మరియు వాటి నియమాలు ఆర్మ్స్ట్రాంగ్ సిద్ధాంతాలు మొదలైనవి అప్పుడు దీనిని ఉపయోగించి ఫంక్షనల్ డిపెండెన్సీల సెట్ క్లోజర్ ను నిర్వచించవచ్చు కాబట్టి F అనేది ఫంక్షనల్ డిపెండెన్సీల సెట్ అయితే F ను దాని యొక్క క్లోజర్ అంటారు కాబట్టి F ఇచ్చినట్లయితే F నుండి ఉత్పన్నమయ్యే అన్ని ఫంక్షనల్ డిపెండెన్సీ నియమాలు Fను రూపొందిస్తాయి కాబట్టి F దాని యొక్క క్లోజర్ అవుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి X అట్ట్రిబ్యూట్ సమితిని క్లోజర్ కాబట్టి ఇది ఒక ఫంక్షనల్ డిపెండెన్సీలు మరియు ఇవి అట్ట్రిబ్యూట్స్ X అనేది F కి సంబంధించి అట్ట్రిబ్యూట్ సమితి అయితే X సెట్ అనేది క్లోజర్ X అనేది F నుండి ఉద్భవించిన అట్ట్రిబ్యూట్ సమితి అయితే X అనేది F యొక్క క్లోజర్ నుండి ఉత్పన్నమయ్యే అట్ట్రిబ్యూట్ సమితి ఇది F కాబట్టి మళ్ళీ ఇది దీనిని పరిగణిస్తోంది అప్పుడు కవర్స్ అని పిలువబడే మరొక నిర్వచనం ఉంది కాబట్టి F అనేది G ని కవర్ చేస్తుంది కాబట్టి G లోని ప్రతిదీ F నుండి ఊహించగలిగితే F ఫంక్షనల్ డిపెండెన్సీలు G ఫంక్షనల్ డిపెండెన్సీల సమితిని కవర్ చేస్తుంది కాబట్టి G అంటే F యొక్క ఉపసమితి కాబట్టి G లోని ప్రతిదీ F నుండి ఊహించగలిగితే F నుండి ప్రతిదీ ఏమిటో ఊహించవచ్చు ఇది F మరియు G అనేది G యొక్క భాగం కాబట్టి G అనేది F లో భాగం అయితే G ను దీని నుండి నిర్ణయించవచ్చు మరియు వాటి యొక్క క్లోజర్ ఒకటే అయితే F మరియు G సమానమైనవి కాబట్టి F ని తెలుసుకోవడం G ని తెలుసుకోవడం లాంటిది ఎందుకంటే క్లోజర్ కాబట్టి F నుండి ఉత్పన్నమయ్యే అన్ని ఫంక్షనల్ డిపెండెన్సీలు G నుండి ఉద్భవించిన అన్ని ఫంక్షనల్ డిపెండెన్సీల మాదిరిగానే ఉంటాయి మరియు ఇది సరిగ్గా అదే ఒక ఉపసమితి మొదలైనవి కాదు కాబట్టి F ని తెలుసుకోవడం అంటే తప్పనిసరిగా G ని తెలుసుకోవడం కాబట్టి ఇవి సమానమైనవి F ని G మరియు G ను F కవర్ చేస్తే F మరియు G సమానమని కూడా చెప్పవచ్చు దీనిని ఉపయోగించి F అనేది కనిష్టమైనది అని పిలువబడే నిర్వచనం ఉంది దీనిని F మినిమల్ అని పిలుస్తారు కాబట్టి విషయాల మినిమల్ సమితి ఉంది ఒకవేళ ఇది నిర్వచనం అయితే F లోని ప్రతి FD కి ఇందులో ఒకే అట్ట్రిబ్యూట్ ఉంటుంది కాబట్టి F కోసం F లో FD F యొక్క RHS కాబట్టి F యొక్క కుడి వైపు ఒకే అట్ట్రిబ్యూట్ ను కలిగి ఉంటుంది ఇది ఒకే అట్ట్రిబ్యూట్ కాబట్టి అది చాలా ముఖ్యమైన కండిషన్ ఇది మినిమల్ ఎందుకంటే కుడి వైపున అనవసరమైన విషయాలు లేవు అప్పుడు F యొక్క సరైన ఉపసమితి అయిన ఏదైనా G F కి సమానం కాదు అందుకే ఇది అంటే కొన్ని ఫంక్షనల్ డిపెండెన్సీని వదిలించుకోలేరు మరియు అదే విషయాన్ని తిరిగి పొందలేరు ఇది F మరియు చివరిది ఏదైనా F మైనస్ X యూనియన్ Y ఇక్కడ Y అనేది X యొక్క సరైన ఉపసమితి F కి సమానం కాదు కాబట్టి మూడవ నియమం అంటే ఏమిటి కాబట్టి ఇది 1 2 3 మూడవ నియమం అంటే F ని పరిశీలిద్దాం మరియు ఫారం X యొక్క A ఫంక్షనల్ డిపెండెన్సీని తనిఖీ చేద్దాం ఇప్పుడు మనం దానిని తీసివేసి Y అనేది A ని నిర్ణయిస్తుంది ఇక్కడ Y అనేది X యొక్క ఉపసమితి కాబట్టి ముఖ్యంగా X అనేది ఈ నియమం X అనేది A ని నిర్ణయిస్తుంది Y అనేది A ని నిర్ణయిస్తుంది కు తగ్గించబడుతుంది A అప్పుడు అది కాదు ఇంకేదైనా సమానం కాబట్టి ఎడమ వైపులు కూడా మినిమల్ గా ఉంటాయి కాబట్టి నియమం యొక్క ఎడమ వైపు నుండి ఏదో తగ్గించడం అదే విధమైన ఫంక్షనల్ డిపెండెన్సీలను ఉత్పత్తి చేయదు కాబట్టి ఫంక్షనల్ డిపెండెన్సీల సమితిని మినిమల్ అని పిలిచినప్పుడు ఇది నిర్వచనం ఇది ఫంక్షనల్ డిపెండెన్సీల సమితి అని గుర్తుంచుకోండి వాస్తవానికి ఒకే ఫంక్షనల్ డిపెండెన్సీ కాదు ఇప్పుడు ఇవన్నీ ఉపయోగించి మనం నార్మల్ ఫార్మ్స్ ను నిర్వచించవచ్చు మరియు కేవలం ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి ఫంక్షనల్ డిపెండెన్సీలు కనీసం ఒక మినిమల్ ఫంక్షనల్ డిపెండెన్సీలను కలిగి ఉంటాయి కాబట్టి తరువాత మనం నార్మల్ ఫార్మ్స్ అని పిలవబడే వాటిపై చర్చిద్దాము